నమస్కారము కాబట్టి నేటి సెషన్ లో స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ అయిన ఎలక్ట్రికల్ సర్క్యూట్ను పరిష్కరించడానికి ఒక చాలా ముఖ్యమైన టెక్నిక్ గురించి చర్చిస్తాము మరియు తరువాత మనము మా గణిత విశ్లేషణ కోసం ముందుకు వెళ్తాము కాబట్టి ఇప్పుడు చూద్దాం స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏమిటి సాధారణంగా ఈ సర్క్యూట్ అంత సులభం కాదని మీరు చూసారు ఇక్కడ మీకు రెసిస్టర్లు లేదా ఇండక్టర్లు లేదా కెపాసిటర్లు మాత్రమే సిరీస్ లో లేదా పారలెల్ గా ఉన్నాయి కానీ ఇది సిరీస్ కలయిక పారేలల్ గా ఉంటుంది మరియు కొన్నిసార్లు ఇది వేరే ఆకారాన్ని కలిగి ఉంటుంది సర్క్యూట్ను బ్రిడ్జ్ సర్క్యూట్ అని పిలుస్తారు ఈ ప్రత్యేక సర్క్యూట్లో మీరు చూస్తే ఇక్కడ బ్రిడ్జ్ లో రెసిస్టెన్స్ లు అనుసంధానించబడి ఉన్నాయని చెప్పండి కాబట్టి ఇది సిరీస్ లేదా పారలెల్ గా ఉండదు కాబట్టి ఈ సందర్భాలలో నెట్వర్క్ ల యొక్క 3 టెర్మినల్ ఈక్వివాలెంట్ వాటిని ఉపయోగించి సర్క్యూట్లను సింప్లిఫై చేయవచ్చు 3 టెర్మినల్ ఈక్వివాలెంట్ అంటే మీ ఉద్దేశ్యం ఏమిటి సాధారణంగా Y లేదా t లేదా డెల్టా రూపంలో ఉన్న సర్క్యూట్లు లేదా వాటికి ప్రత్యామ్నాయంగా మీరు పై నెట్వర్క్ లను 3 టెర్మినల్ నెట్వర్క్ లుగా పరిగణిస్తారు ఇప్పుడు మీరు ఈ ప్రత్యేకమైన ఫిగర్ ను చూసినట్లయితే ఇది Y లేదా మీరు ఇది స్టార్ సర్క్యూట్ చెప్పగలరు ఇక్కడ రెసిస్టెన్స్ లు స్టార్ రూపంలో అనుసంధానించబడి ఉన్నాయని మీరు చూస్తారు అదే సమయంలో మీరు కూడా కొంచెం స్ట్రెచ్ చేస్తే అది T నెట్వర్క్ అవుతుంది కాబట్టి ప్రాథమికంగా స్టార్ లేదా T ఒకే రకమైన సర్క్యూట్లు అదేవిధంగా డెల్టా అయినటువంటి ఈ ప్రత్యేకమైన ఫిగర్ ను మీరు చూస్తే వాటి రెసిస్టెన్స్ లు త్రిభుజాకార ఆకృతిలో అనుసంధానించబడి ఉంటాయి మీరు విస్తరిస్తే లేదా మీరు కొద్దిగా ట్విస్ట్ చేస్తే మీరు డెల్టా ను పై ఆకృతిలోకి మార్చవచ్చు కాబట్టి ముఖ్యంగా డెల్టా మరియు పై రెండూ ఒకటే ఏకైక విషయం ఏమిటంటే ఎలిమెంట్ ల ఓరియంటేషన్ లో మార్పు కాబట్టి ఇప్పుడు ఈ సర్క్యూట్లలో మీరు ఏమి చేయగలరు మీరు ఈ సందర్భంలో 1 2 3 4 వంటి టెర్మినల్స్ సృష్టించవచ్చు అదేవిధంగా T కోసం మీరు 1 2 3 4 వంటి టెర్మినల్స్ పేర్లను వ్రాయవచ్చు మరియు డెల్టా మరియు పై కోసం కూడా ఇప్పుడు ఈ సర్క్యూట్లు మీరు వాటిని చాలా పెద్ద నెట్వర్క్ లో భాగంగా చూడవచ్చు లేదా అవి వాటికవే సర్క్యూట్ కావచ్చు ఇప్పుడు దాన్ని ఎలా పరిష్కరించాలి అనేది ప్రశ్న ఇప్పుడు మీరు డెల్టా ను స్టార్ గా మార్చినట్లయితే కొన్నిసార్లు డెల్టా లో కంటే స్టార్ లో పనిచేయడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది అలాగే మీరు డెల్టా కాన్ఫిగరేషన్ ను కలిగి ఉన్న సర్క్యూట్ను పరిష్కరించవచ్చు కాబట్టి దీని అర్థం ఏమిటి డెల్టా నిర్మాణంలో ప్రత్యేకమైన విభాగాన్ని కలిగి ఉన్న సర్క్యూట్ మరియు దాన్ని పరిష్కరించడం కష్టం మీరు ఆ డెల్టా నిర్మాణాన్ని స్టార్ ఈక్వలెంట్ గా మార్చవచ్చు మరియు మీరు సమాధానాలను పొందడానికి మరింత సౌకర్యవంతంగా ఉండే సర్క్యూట్ను పరిష్కరించవచ్చు ఇప్పుడు మీరు ఏమి చేయాలి మీరు ఇప్పటికే ఉన్న డెల్టా నెట్వర్క్ లో స్టార్ నెట్వర్క్ ను సూపర్ ఇంపోస్ చేయాలి మరియు స్టార్ నెట్వర్క్ లో ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ లను కనుగొనాలి కాబట్టి మీరు ఏమి చేస్తారు మీరు ఆ స్టార్ ని డెల్టా లో ఉంచుతారు మరియు మీరు ఈ టెర్మినల్ స్ ద్వారా చూసే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ లను పోల్చి చూస్తారు మరియు మీరు వాటిని సమానం చేయాలి మరియు మీరు సిస్టమ్ కోసం ఈక్వివాలెంట్ స్టార్ లేదా ఈక్వివాలెంట్ డెల్టా సర్క్యూట్ విలువలను పొందుతారు ఇప్పుడు మనం ఏమి చేయాలి మనము మొదట డెల్టా ను స్టార్ గా మార్చడానికి ప్రయత్నించాలి కాబట్టి ఈ సందర్భంలో మనము ఏమి చేయబోతున్నాం డెల్టా తో పాటు స్టార్ కోసం ఈ 2 టెర్మినల్ స్ ద్వారా చూసే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ల విలువను మనము కనుగొనబోతున్నాము ఇప్పుడు మీరు ఈ స్టార్ ను చూసినట్లయితే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఈ నిర్దిష్ట టెర్మినల్ ద్వారా కనిపించే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ R1 R3 మరియు మీరు డెల్టా సర్క్యూట్కు వెళితే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ Rb అవుతుంది మరియు Rb RaRc కి పారేలల్ గా ఉంటుంది అందువల్ల డెల్టా కొరకు R12 విలువ Ra ప్లస్ Rc కి పారేలల్ గా Rb అవుతుంది మరియు స్టార్ లో R12 కేవలం R1 ప్లస్ R3 గా ఉంటుంది ఇప్పుడు డెల్టా ను స్టార్ గా మార్చడానికి షరతు ఏమిటంటే రెండు టెర్మినల్స్ ద్వారా కనిపించే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ కు ఈ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ విలువ సమానంగా ఉండాలి కాబట్టి దీని అర్థం మీరు డెల్టా కోసం R12 కోసం R12కు సమానమైన డెల్టా ను సమానం చేయాలి ఇప్పుడు మీరు R12 స్టార్ విలువలను పెడితే మనకు R1R3 వచ్చింది మరియు R12 డెల్టా కోసం Rb

ఇప్పుడు మీరు రెండింటినీ కలిపితే మీరు పొందుతారు 2R12RbRcRaRbRc మీకు 2RbRc లభిస్తుంది కాబట్టి 2 రెండు వైపుల నుండి రద్దు అవుతుంది చివరగా మీరు పొందుతారు R1RbRcRaRbRc అదే విధముగా R2RcRaRaRbRc R3RaRbRaRbRc ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు పై సమీకరణాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు సింపుల్ కన్వర్షన్ నియమాన్ని పాటిస్తే మీరు R1 R2 మరియు R3 విలువ యొక్క విలువను సులభంగా పొందవచ్చు ఆ నియమం ఏమిటి ఇప్పుడు R లోని ప్రతి రెసిస్టర్ లో అంటే అది స్టార్ కనెక్ట్ చేయబడిన నెట్వర్క్ ప్రతి రెసిస్టర్ 2 ప్రక్కనే ఉన్న డెల్టా బ్రాంచ్ లలోని రెసిస్టర్ ల ప్రొడక్ట్ 3 స్టార్ రెసిస్టర్ ల మొత్తంతో విభజించబడింది దాని అర్థం ఏమిటి మీరు డెల్టా లోపల స్టార్ ని ఉంచితే మీకు ఈ రకమైన సర్క్యూట్ లభిస్తుంది ఇక్కడ Rb Ra Rc డెల్టా యొక్క బ్రాంచ్ లు మరియు R1 R2 R3 స్టార్ ల బ్రాంచ్ లు కాబట్టి మీరు డెల్టా బ్రాంచ్ ల పరంగా R1 విలువను తెలుసుకోవాలనుకుంటే మీరు ఏమి చేస్తారు R1 ప్రక్కనే ఉన్న డెల్టా బ్రాంచ్ లు ఏమిటో మీరు చూడాలి కాబట్టి ఈ సందర్భంలో ఇది Rb మరియు Rc కాబట్టి R1 కొరకు విలువ RbRc అవుతుంది ఇది ప్రక్కనే ఉన్న 2 బ్రాంచ్ ల గుణకారంRaRbRc చే విభజించబడింది అదేవిధంగా R2 కోసం మీరు R2 అంతటా ప్రక్కనే ఉన్న బ్రాంచ్ లను చూస్తే అవి Rc మరియు Ra కాబట్టి మీరు ఏమి పొందుతారు R2 యొక్క విలువ RcRa ను RaRbRc చే విభజించబడుతుంది అదేవిధంగా R3 కోసం ప్రక్కనే ఉన్న డెల్టా బ్రాంచ్ లు RaRb కాబట్టి RaRb అనే పదం న్యూమరేటర్ లో వస్తుంది మరియు Ra Rb Rc ద్వారా విభజించబడింది కాబట్టి మీరు ఈ కన్వెన్షన్ ను అనుసరిస్తే R1 R2 మరియు R3 కోసం సూత్రాలను ఎలా గుర్తుంచుకోవాలో మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇప్పుడు స్టార్ టు డెల్టా కన్వర్షన్ గురించి మాట్లాడుదాం ఇప్పుడు స్టార్ నెట్వర్క్ ను ఈక్వివాలెంట్ డెల్టా నెట్వర్క్ గా మార్చడానికి కన్వర్షన్ సూత్రాలను పొందడానికి మనము R1 R2 R3 విలువను ఉపయోగిస్తాము మనము దానిని లెక్కిస్తాము ఇప్పుడు మీరు ఆ విలువలను ఉపయోగిస్తే మరియు ఆ విలువలను R1R2R2R3R1R3 లో ఉంచితే మీకు ఇది లభిస్తుంది R1R2R2R3R1R3RaRbRcRaRbRcRaRbRc2RaRbRcRaRbRc ఇది చాలా సులభం మీరు ఈ విలువను ఉంచండి మరియు సింప్లిఫై చేయండి మీరు ఈ ఎక్స్ప్రెషన్ ను పొందుతారు ఇప్పుడు మీరు Ra యొక్క ఈక్వివాలెంట్ విలువను కనుగొనాలి కాబట్టి మీరు ఏమి చేస్తారు మీరు R1 విలువ ద్వారా సమీకరణాన్ని విభజిస్తారు ఇప్పుడు R1 విలువ ఏమిటి R1RbRcRaRbRc ఇప్పుడు ఈ సందర్భంలో ఇది రద్దు చేయబడుతుంది మరియు ఇది న్యూమరేటర్ మరియు డినోమినేటర్ నుండి Rb Rc ని రద్దు చేస్తుంది మరియు చివరకు మీకు లభించేది Ra కాబట్టి దీని అర్థం RaR1R2R2R3R1R3R1 RbR1R2R2R3R1R3R2 RcR1R2R2R3R1R3R3 ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు పై సమీకరణాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు మీరు కన్వర్షన్ రూల్ ను పాటించాలి ఆ కన్వర్షన్ రూల్ ఏమిటి డెల్టా నెట్వర్క్ లోని ప్రతి రెసిస్టర్ డెల్టా రెసిస్టర్ ల యొక్క అన్ని ప్రొడక్ట్ ల మొత్తం ఒకేసారి 2 తీసుకొని వ్యతిరేక స్టార్ రెసిస్టర్ తో విభజించబడింది అంటే మీరు Ra యొక్క విలువను తెలుసుకోబోతున్నారని అనుకుందాం న్యూమరేటర్ లో ఒకే టైమ్ లో 2 తీసుకున్న స్టార్ రెసిస్టర్ ల ప్రొడక్ట్ యొక్క మొత్తం అవుతుంది అంటే న్యూమరేటర్ R1R2R2R3R1R3 అవుతుంది డినోమినేటర్ లో విలువ ఏమొస్తుంది డినోమినేటర్ స్టార్ రెసిస్టర్ కు వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో వ్యతిరేక స్టార్ రెసిస్టర్ ఏమిటి వ్యతిరేక స్టార్ రెసిస్టర్ అనేది R1 కాబట్టి Ra కోసం మీరు R1R2R2R3R1R3ను R1 తో విభజించారు Ra కోసం మనకు లభించినది ఇదే కేవలం Rb కోసం మీకు న్యూమరేటర్ కూడా ఉంది అంటే R1R2R2R3R1R3 ను విభజించారు ఇప్పుడు Rb కోసం స్టార్ లో Rb కి వ్యతిరేక రెసిస్టర్ ఏమిటి అది R2 అవుతుంది కాబట్టి మీరు Rb విలువను పొందుతారు అదేవిధంగా Rc కొరకు ఇది R1R2R2R3R1R3 ద్వారా విభజించబడుతుంది Rc కు వ్యతిరేక విలువను చూడండి R3 కాబట్టి ఈ విధంగా మీరు స్టార్ కనెక్ట్ ఎలిమెంట్స్ ని ఉపయోగించి సంబంధిత డెల్టా ఎలిమెంట్ ల విలువను సులభంగా లెక్కించవచ్చు ఇప్పుడు ఆలోచన స్పష్టంగా పొందడానికి ఈ ప్రత్యేక సర్క్యూట్లో కరెంట్ I యొక్క విలువను తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇప్పుడు దీనికి ముందు మనం మొదట Rab యొక్క విలువను కనుగొనాలి అది టెర్మినల్ AB అంతటా ఉన్న ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఇప్పుడు మీరు ఈ ప్రత్యేకమైన సర్క్యూట్ చూస్తే ఇది క్లిష్టంగా కనిపిస్తుంది మనము ఇప్పుడే చర్చించిన స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ ను మీరు అనుసరిస్తే మీరు విశ్లేషించడానికి ఇది చాలా సులభం అవుతుంది ఇప్పుడు మీరు సర్క్యూట్ చూస్తే 2 స్టార్ నెట్వర్క్ లు మరియు 3 డెల్టా నెట్వర్క్ లు ఉన్నాయి మీరు ఈ ఎలిమెంట్ ని ఈ ఎలిమెంట్ ని మరియు ఈ ఎలిమెంట్ ని చూస్తే అది ఒక సబ్ నెట్వర్క్ ను సృష్టిస్తుంది అదేవిధంగా ఈ ఎలిమెంట్ ఈ ఎలిమెంట్ మరియు మళ్ళీ ఈ ఎలిమెంట్ నెట్వర్క్ యొక్క మరొక స్టార్ సబ్ సెక్షన్ ను సృష్టిస్తుంది అదేవిధంగా మీరు ఈ 2 మరియు ఈ ప్రత్యేక ఎలిమెంట్ ను చూస్తే ఇది పై లాంటిది అంటే ఇది మళ్ళీ డెల్టా కనెక్ట్ చేయబడిన విభాగం అదేవిధంగా ఇది కూడా డెల్టా కనెక్ట్ చేయబడిన విభాగం మూడవది ఇది మరియు ఇది మళ్ళీ నెట్వర్క్ యొక్క డెల్టా కనెక్ట్ చేయబడిన సబ్ సెక్షన్ కాబట్టి మనకు 3 డెల్టా సబ్ నెట్వర్క్ లు మరియు 2 స్టార్ సబ్ నెట్వర్క్ లు ఉన్నాయని అర్థం ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయడానికి మీరు వీటిలో 1 పై రూపాంతరం చెందాలి తద్వారా మీరు సింప్లిఫై చేయవచ్చు ఇప్పుడు 5 10 మరియు 20 ఓం రెసిస్టర్ లతో కూడిన స్టార్ నెట్వర్క్ ను మార్చండి కాబట్టి 5 10 మరియు 20 కాబట్టి ఇవి 3రెసిస్టెన్స్ లు విలువ ® ను పెడదాం ఇది R1 అంటే 10 ఓం R2 అనేది 20 ఓం మరియు R3 5 ఓంలు కాబట్టి మీరు ఈక్వివాలెంట్ డెల్టా ను సృష్టించవలసి వస్తే ఇక్కడ ఒక సెగ్మెంట్ ఉంటుంది ఇక్కడ ఒక సెగ్మెంట్ మరియు మూడవ సెగ్మెంట్ ఇక్కడ వస్తుంది కాబట్టి దీని విలువ ఏమిటి మనము డెల్టా ఎలిమెంట్ కోసం విలువను లెక్కించాము ఇది 2 ఎలిమెంట్ ల ప్రొడక్ట్ యొక్క మొత్తం అవుతుంది స్టార్ లో 2 ఎలిమెంట్ ల యొక్క అన్ని ప్రొడక్ట్ లు కాబట్టి ఇక్కడ మొదటి ఎలిమెంట్ ఏమిటి 5 ఇంటూ 10 ప్లస్ 10 ఇంటూ 20 ప్లస్ 20 ఇంటూ 5 అనేది మనం డినోమినేటర్ లో వ్రాసే దానితో విభజించబడింది మనము వ్యతిరేక స్టార్ ఎలిమెంట్ ను వ్రాస్తాము కాబట్టి ఈ సందర్భంలో ఏం ఉంటుంది వ్యతిరేక స్టార్ ఎలిమెంట్ 20 ఈ ప్రత్యేక విభాగానికి వ్యతిరేక స్టార్ ఎలిమెంట్ 20 ఓం కాబట్టి ఈ ఎలిమెంట్ యొక్క విలువ ఏమిటి మీరు సింప్లిఫై చేస్తే ఇది 350 20 చేత విభజించబడితే 17 5 తప్ప మరొకటి కాదు కాబట్టి దీని విలువ 17 అదేవిధంగా ఈ విభాగానికి కూడా మీరు లెక్కించవచ్చు మరియు మీ ఇది ఎల్లప్పుడూ అదే విధంగా ఉంటుంది మీరు దానిని 5 ఓం ద్వారా విభజించాలి మీరు 350 ను 5 ఓం ద్వారా విభజించాలి కాబట్టి ఈ సెగ్మెంట్ విలువ 70 అవుతుంది మరియు దీని కోసం మీరు 350 ఓం వ్యతిరేక ఎలిమెంట్ 10 ద్వారా 350 ను విభజించాలి కాబట్టి మీకు 35 లభిస్తుంది కాబట్టి మీకు ఇప్పుడు ఏమి వచ్చింది మనము ఈ 3 విలువలను పొందాము ఇప్పుడు మీరు నెట్వర్క్ యొక్క ఈ ప్రత్యేక సబ్ సెక్షన్ ను చూస్తే ఈ 2 పారేలల్ గా ఉన్నాయని మీరు చూడవచ్చు ఈ 2 మళ్ళీ పారేలల్ గా మరియు ఈ 2 మళ్ళీ పారేలల్ గా ఉన్నాయి కాబట్టి మీరు అన్ని పారేలల్ ఎలిమెంట్ లను జత చేస్తే మీకు ఏమి లభిస్తుంది మీరు పొందుతారు మీరు ఈ 2 ఎలిమెంట్ లతో సమానంగా తీసుకుంటే మీకు 7 292 ఓం వస్తుంది మీరు ఈ 2 ఎలిమెంట్ లతో ఈక్వివాలెంట్ తీసుకుంటే మీకు 10 5 ఓం వస్తుంది మరియు మళ్ళీ మీరు ఈ 2 ఎలిమెంట్లతో ఈక్వివాలెంట్ తీసుకుంటే మీకు 21 ఓం వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇది చాలా సులభమైన సర్క్యూట్ ఇది A మరియు B టెర్మినల్ అంతటా ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ లను లెక్కించడానికి మీరు పరిగణించవచ్చు కాబట్టి మీరు ఏమి పొందుతారు మీరు Rab పొందుతారు Rab 9 632 ఓం తప్ప మరొకటి కాదు కాబట్టి ఈ 2 సిరీస్ లో ఉన్నాయి మరియు వాటి సమ్మేషన్ 21 ఓంలకు పారేలల్ గా ఉంటుంది కాబట్టి మీరు Rab యొక్క విలువను పొందుతారు మరియు ఇప్పుడు కరెంట్ ఏమిటి కరెంట్ ను మీరు రెసిస్టర్ తో విభజించాలి వోల్టేజ్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ద్వారా మనము ఇప్పుడే లెక్కించాము కాబట్టి వోల్టేజ్ 120 వోల్ట్ 632 ద్వారా విభజిస్తే మీరు 12 458 ఆంపియర్ గా కరెంట్ పొందుతారు ఇప్పుడు మెష్ అనాలిసిస్ గురించి మాట్లాడుదాం మా సర్క్యూట్ అనాలిసిస్ లో ఇది ముఖ్యమైన భాగాలలో ఒకటి ఎందుకంటే ఇది మెష్ కరెంట్ లను ఉపయోగించి సర్క్యూట్లను అనలైజ్ చేయడానికి మరొక సాధారణ విధానాన్ని అందిస్తుంది మెష్ కరెంట్ లు లేదా మీరు లూప్ కరెంట్ ను సర్క్యూట్ వేరియబుల్గా చెప్పవచ్చు కాబట్టి మీరు ఈ చిత్రంలో చూస్తే ఈ కరెంట్ లు I1 మరియు I2 లను మెష్ కరెంట్ లు అంటారు మరియు ఇది బ్రాంచ్ కరెంట్ నుండి భిన్నంగా ఉంటుంది ఎందుకంటే సర్క్యూట్ మరియు లూప్ యొక్క ఒక నిర్దిష్ట బ్రాంచ్ లో బ్రాంచ్ కరెంట్ ప్రవహిస్తుంది ఒక నిర్దిష్ట లూప్ ద్వారా ప్రవహించే అదే కరెంట్ ఉంటుంది ఇప్పుడు ఇది మెష్ అనాలిసిస్ ను లూప్ అనాలిసిస్ అని కూడా పిలుస్తారు లేదా మీరు మెష్ కరెంట్ పద్ధతి అని చెప్పవచ్చు ఇప్పుడు ఇక్కడ ఎలిమెంట్ కరెంట్ ను సర్క్యూట్ వేరియబుల్గా కాకుండా మెష్ కరెంట్ ను సర్క్యూట్ వేరియబుల్ గా ఉపయోగిస్తాము ఎందుకంటే ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది మరియు ఇది ఒకేసారి పరిష్కరించాల్సిన సమీకరణాల సంఖ్యను తగ్గిస్తుంది ఈ సందర్భంలో మీరు చూసినట్లయితే మెష్ కరెంట్ కు సంబంధించిన 2 వేరియబుల్స్ మాత్రమే ఉన్నాయి మీరు బ్రాంచ్ వేరియబుల్ తీసుకుంటే మీకు R1 కోసం బ్రాంచ్ కరెంట్ కోసం ఒకటి ఉంటుంది అదేవిధంగా R3 కోసం ఒక బ్రాంచ్ కరెంట్ మరియు R2 కోసం ఒక బ్రాంచ్ కరెంట్ ఇక్కడ బ్రాంచ్ కరెంట్ పద్ధతిని ఉపయోగిస్తే మీకు 3 వేరియబుల్స్ ఉన్నాయి మెష్ కరెంట్ పద్ధతి విషయంలో మీకు 2 వేరియబుల్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి మీరు సర్క్యూట్ పరిష్కరించడానికి అవసరమైన సమీకరణాల సంఖ్యను తగ్గించవచ్చు ఇప్పుడు లూప్ మరియు మెష్ మధ్య కొద్దిగా తేడా ఉంది లూప్ను ఒకటి కంటే ఎక్కువసార్లు నోడ్ లేకుండా ఉన్న ఒక క్లోజ్డ్ పాత్ గా పరిగణించవచ్చు కాబట్టి ఇక్కడ ఇది ఒక లూప్ మరియు ఇది కూడా ఒక లూప్ ఎందుకంటే ఇది 1 నోడ్ వద్ద 1 నోడ్ ను 2 సార్లు గుర్తించలేదు కానీ మెష్ అనేది ఒక లూప్ దానిలో ఇతర లూప్ ఉండదు కాబట్టి మెష్ ఒక ప్రత్యేకమైన లూప్గా పరిగణించబడుతుంది దానిలో ఇంకో లూప్ ఉండదు ఇప్పుడు దాని అర్థం ఏమిటి మంచి అవగాహన కోసం ఉదాహరణ చూద్దాం ప్రత్యేక సర్క్యూట్లో మీరు abefa ను చూస్తారు abefa అనేది ఒక మెష్ మరియు bcdef bcdef అనేది మరొక మెష్ కానీ abcdefa ఒక మెష్ కాదు అలాగే Abcdefa అవుటర్ లూప్ మెష్ కాదు ఎందుకంటే దాని లోపల 2 లూప్ లు ఉంటాయి అందువల్ల మెష్ ఒక ప్రత్యేకమైన లూప్గా పరిగణించబడుతుంది దానిలో ఏ ఇతర లూప్ ఉండదు ఇప్పుడు మీరు తెలియని కరెంట్ లను కనుగొనడానికి కిర్చాఫ్ యొక్క వోల్టేజ్ చట్టాన్ని వర్తింపజేయవచ్చు మెష్ అనాలిసిస్ యొక్క ముఖ్యమైన లక్షణాలలో ఒకటి మెష్ అనాలిసిస్ ప్లేనార్ అలాగే అది ఆ సర్క్యూట్కు మాత్రమే వర్తిస్తుంది ప్లేనార్ అంటే సర్క్యూట్ అనేది ఒకదానికొకటి క్రాస్ అయ్యే బ్రాంచ్ లు లేని ప్లేన్ లో గీయగల ప్లేనార్ కాబట్టి మీరు ఈ ప్రత్యేకమైన ఫిగర్ ని చూస్తే బ్రాంచ్ లు వేరుగా ఉంటాయి మరియు ఏ బ్రాంచ్ కూడా ఇతర బ్రాంచ్ లను కట్ చేయడం లేదు ఈ ప్రత్యేక సందర్భంలో మీరు చూస్తే ఇది ప్లేనార్ కాని సర్క్యూట్ ఎందుకంటే బ్రాంచ్ లు అన్ని చోట్లా కత్తిరించబడ్డాయి మరియు అది ప్లేన్ లో లేదు ఇది ఇప్పుడు 3 డైమెన్షనల్ సర్క్యూట్ గా మారింది అందువల్ల ఈ రకమైన సర్క్యూట్ల కోసం మెష్ అనాలిసిస్ చేయలేము కాని ప్లేనార్ సర్క్యూట్ల కోసం చేయవచ్చు ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కొన్నిసార్లు మీరు సర్క్యూట్ చూసినప్పుడు ఈ సర్క్యూట్ లాగా కనిపిస్తుంది మరియు చాలా బ్రాంచ్ లు కట్ అవడాన్ని మీరు చూస్తారు కాబట్టి మొదటి సందర్భంలో మీరు దీన్ని నాన్ ప్లేనార్ గా పరిగణిస్తారు మీరు సర్క్యూట్ను ప్లేనార్ సర్క్యూట్గా మార్చగలిగే విధంగా తిరిగి గీయగలిగితే మీరు దానిని అనాలిసిస్ చేయడానికి మెష్ కరెంట్ పద్ధతిని ఉపయోగించవచ్చు దాని అర్థం ఏమిటి మీరు ఈ ప్రత్యేకమైన సర్క్యూట్ను చూసినట్లయితే ఈ 5 ఓం అంతటా కట్ చేయబడుతుందని మీరు చూస్తారు ఈ చిత్రంలో చూపిన విధంగా 5 ఓంలు పెడితే 5 ఓం ఇలా ఉంచే బదులు ఇలా పెడితే అది నాన్ కటింగ్ బ్రాంచ్ అవుతుంది అదేవిధంగా 3 ఓం ఈ ప్రత్యేకమైన 6 ఓం కూడా ఈ పద్ధతిలో అమర్చవచ్చు మరియు మీరు ఈ 2 ను తీసివేసి క్రమాన్ని మార్చినట్లయితే మీకు చివరికి ప్లేనార్ సర్క్యూట్ లభిస్తుంది కాబట్టి మీరు మెష్ అనాలిసిస్ చేసే ముందు సర్క్యూట్ను ఒకసారి ప్లేనార్ సర్క్యూట్గా మార్చగలరా లేదా అని విశ్లేషించాలి కాబట్టి దీని కోసం మీరు ఇంతకుముందు చర్చించిన నెట్వర్క్ టోపోలాజీ సమాచారాన్ని ఉపయోగించుకోవచ్చు కాబట్టి మీరు ఈ సర్క్యూట్ యొక్క టోపోలాజికల్ నెట్వర్క్ ను సృష్టించినప్పుడు మరియు నోడ్ స్ మరియు బ్రాంచ్లను వాటి కనెక్టివిటీ ఇన్ఫర్మేషన్ మార్చని విధంగా క్రమాన్ని మార్చినప్పుడు ఆ నిర్దిష్ట నాన్ ప్లేనార్ సర్క్యూట్ ను ప్లేనార్ సర్క్యూట్గా మార్చవచ్చా లేదా అని మీరు సులభంగా తెలుసుకోవచ్చు మరియు దీనిని ప్లేనార్ సర్క్యూట్ గా మార్చగలిగితే మీరు మీ మెష్ అనాలిసిస్ ను అమలు చేయవచ్చు ఇప్పుడు మెష్ అనాలిసిస్ లో మెష్ కరెంట్ ను నిర్ణయించడానికి వివిధ స్టెప్స్ ఏమిటి మెష్ల సంఖ్య కోసం మీరు మొదటి మెష్ కరెంట్ లను I1 I2 I3 మరియు మొదలైనవి గా కేటాయించాలి ఈ సందర్భంలో n మెష్ ఉన్నాయని అనుకుందాం ఆపై మీరు కిర్చాఫ్ యొక్క వోల్టేజ్ చట్టాన్ని ప్రతి n మెష్ కు వర్తింపజేయండి మరియు మెష్ కరెంట్ ల పరంగా వోల్టేజ్ లను వ్యక్తీకరించడానికి ఓమ్స్ లా ఉపయోగించుకోండి మరియు తరువాత మెష్ కరెంట్లను పొందడానికి రిజల్టింగ్ మరియు సైమల్టేనియస్ సమీకరణాలను పరిష్కరించండి ఇప్పుడు గుర్తుంచుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి మెష్ కు ఒక మెష్ కరెంట్ ఆర్బీటరీ ఫాషన్ లో లేదా ఆర్బీటరీ డైరెక్షన్ లో కేటాయించినప్పటికీ ప్రతి మెష్ కరెంట్ క్లాక్ వైస్ లో ప్రవహిస్తుందని ఊహించడం సంప్రదాయంగా ఉంది ఎందుకంటే ఇది సర్క్యూట్ ను విశ్లేషించడం మీకు సులభం అవుతుంది మరియు ఎర్రర్స్ కు తక్కువ అవకాశాలు ఉంటాయి ఈ సందర్భంలో మాదిరిగానే మనము మెష్ కరెంట్ ల డైరెక్షన్ ను క్లాక్ వైస్ లో తీసుకున్నాము ఇప్పుడు మీరు మెష్ అనాలసిస్ ఎలా చేస్తారు మీరు మెష్ అనాలిసిస్ పద్ధతిని చూస్తే అది కేవలం కిర్చోఫ్ చట్టం యొక్క పొడిగింపు మాత్రమే ఎందుకంటే ఇక్కడ కూడా మీరు ప్రసరించే కరెంట్ ల విలువను తెలుసుకోవడానికి కిర్చాఫ్ చట్టాన్ని వర్తింపజేయాలి ఇప్పుడు మీరు ఈ ప్రత్యేక ఫిగర్ ను పరిశీలిస్తే అక్కడ నెట్వర్క్ లో 3 ప్రసరణ కరెంట్ లు I1 I2 మరియు I3 ఉన్నాయని మీరు చూస్తారు ఇప్పుడు ఎర్రర్ వచ్చే ప్రమాదం జరగకుండా ఉండటానికి అందరికీ క్లాక్ వైస్ డైరెక్షన్ ను కేటాయించారు ఆపై మెష్ కరెంట్ లు అని పిలువబడే ఈ కరెంట్లను అనాలిసిస్ చేయాలి కాబట్టి మీరు సర్క్యూట్ చూసి అనలైజ్ చేసినట్లయితే మీరు ఏమి చేస్తారు మీరు ప్రతి మెష్ లో కిర్చోఫ్ యొక్క వోల్టేజ్ చట్టాన్ని ఉపయోగిస్తారు ఆపై మీరు ఆ మెష్ కరెంట్ లకు సమీకరణాలు ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మీరు ఈ చిత్రంలో మెష్ ను చూస్తే మొదటి మెష్ యొక్క సమీకరణం అవుతుంది I1Z1Z2 I2Z2E1 అదేవిధంగా లూప్ రెండు మరియు మూడు కోసం మీరు కూడా వ్రాయవచ్చు I2Z2Z3Z4 I1Z2 I3Z40 I3Z4Z5 I2Z4 E2 తదుపరి దశ ఏమిటంటే మీరు ఈ ప్రత్యేకమైన సమీకరణాలను విశ్లేషించి కరెంట్ I1 I2 మరియు I3 యొక్క విలువను తెలుసుకోవాలి మరియు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ బ్రాంచ్ కు సాధారణమైన మెష్ కరెంట్ ల యొక్క ఫేజర్ మొత్తాన్ని తీసుకోవడం ద్వారా బ్రాంచ్ కరెంట్ లు నిర్ణయించబడతాయి అంటే మీరు ఈ ప్రత్యేక బ్రాంచ్ కోసం ఈ ఫిగర్ ను చూస్తే బ్రాంచ్ కరెంట్ ఈ రెండింటి యొక్క ఫేజర్ ల మొత్తం అవుతుంది ఫేజర్ మొత్తం అంటే మీరు డైరెక్షన్ ను పరిగణించాలి కాబట్టి ఈ ప్రత్యేక విభాగానికి బ్రాంచ్ కరెంట్ I1 మైనస్ I2 అవుతుంది బ్రాంచ్ కరెంట్ లు మెష్ కరెంట్ ల నుండి భిన్నంగా ఉన్నాయని ఇప్పుడు మీరు గమనించవచ్చు మరియు మెష్ ఒక ఐసోలేటెడ్ మెష్ కాకపోతే ఇది జరుగుతుంది అనాలిసిస్ కు అవసరమైన అన్ని సమీకరణాలను మీరు వ్రాశారా ఇప్పుడు మీరు ఎలా వెరిఫై చేస్తారనే ప్రశ్న వస్తుంది మీరు నెట్వర్క్ టోపోలాజీ థీరం సహాయం తీసుకోవాలి కాబట్టి మీరు నెట్వర్క్ టోపోలాజీ థీరం ను చూస్తే బ్రాంచ్ ల సంఖ్య అనేది లూప్ల సంఖ్య ప్లస్ నోడ్ ల సంఖ్య మైనస్ 1 కు సమానమని చెబుతుంది కాబట్టి ఈ ప్రత్యేక చిత్రంలో మీరు చూస్తే మీకు 1 2 3 నోడ్ లు మరియు 12 34 మరియు 5 బ్రాంచ్ లు కాబట్టి నోడ్ ల సంఖ్య 3 బ్రాంచ్ ల సంఖ్య 5 కాబట్టి ఎన్ని లూప్ లు ఉన్నాయి నిర్దిష్ట సర్క్యూట్ లోని లూప్ లు 3 కి సమానంగా ఉంటాయి అంటే సర్క్యూట్ను పరిష్కరించడానికి 3 ఇండిపెండెంట్ లూప్ లు మరియు 3 ఇండిపెండెంట్ సమీకరణాలు అవసరం ఈ ప్రత్యేక సర్క్యూట్ పరిష్కరించడానికి మనము సృష్టించిన 3 ఇండిపెండెంట్ సమీకరణాలు ఇక్కడ ఉన్నాయని మీరు చూస్తారు కాబట్టి ఇప్పుడు మనం ఒక ఉదాహరణను త్వరగా తీసుకుందాం తద్వారా మనము ఇప్పటివరకు చర్చించిన వాటిని మీరు అర్థం చేసుకోవచ్చు కాబట్టి మీరు ఈ ప్రత్యేకమైన సర్క్యూట్ను చూస్తే మరియు మీరు 3 మెష్ కరెంట్ ల కోసం వ్రాయగలిగే అన్ని సమీకరణాలను వ్రాస్తే లూప్ 1 కొరకు 3 5I1 − I2 4 లూప్ 2 కొరకు 4 1 6 5I2 − I1 − I3 0 లూప్ 3 కొరకు 1 8I3 − I2 −5 ఇప్పుడు మీరు క్రమాన్ని మార్చినట్లయితే మీకు ఈ 3 సమీకరణాలు లభిస్తాయి మరియు పరిష్కరించిన తర్వాత మీరు పొందవచ్చు I1 0 595 A I2 0

539 A అదేవిధంగా మీరు 5 ఓం మరియు 1 ఓం రెసిస్టర్ లో కరెంట్ విలువను లెక్కించవచ్చు ఎందుకంటే ఇవి బ్రాంచ్ కరెంట్ స్ మరియు 5 ఓం రెసిస్టెన్స్ కు బ్రాంచ్ కరెంట్ 5 I1 I2 0 595 0 44A మరియు 1 ఓం రెసిస్టెన్స్ లో కరెంట్ I2 I3 0 539 0 69A అవుతుంది ఇప్పుడు ఈ సందర్భంలో మనము అన్ని కరెంట్ డైరెక్షన్ లను క్లాక్ వైస్ లో తీసుకున్నాము ఇక్కడ మనకు నెగటివ్ సంకేతంతో నెగెటివ్ కరెంట్ వచ్చింది అంటే మన కరెంట్ యొక్క ఇనీషియల్ డైరెక్షన్ క్లాక్ వైజ్ లో ఉంది కాని చివరికి కరెంట్ డైరెక్షన్ క్లాక్ వైజ్ లో ఉంటుంది కాబట్టి దీని నుండి మీరు పొందవచ్చు కానీ మంచి అనాలిసిస్ కోసం మనము మొదట వాటన్నింటినీ ఒకే డైరెక్షన్ లో ఉంచి పరిష్కరించాము కాబట్టి దీనితో మేము మన నేటి సెషన్ను ముగిస్తాము మరియు తదుపరి సెషన్లో కూడా మెష్ అనాలసిస్ ను ఉపయోగించి అనాలిసిస్ ను కొనసాగిస్తాము ధన్యవాదాలు